గత రెండు ఉపన్యాసాలలో మనం గుర్తుచేసుకుంటే రిలేలు డిసి మోటార్లు మొదలైన పరికరాలను మైక్రోకంట్రోలర్ కు ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చో మనం చూశాము మరియు మనం ఒక విధమైన నియంత్రణను చేయగలము మరియు విలువలను కూడా మనం గ్రహించగలము ఇప్పుడు మేము ఈ ఉపన్యాసంలో మీకు చూపించబోయే ప్రయోగంలో ఒకే పరికరం లేదా ఒక సెన్సార్ మాత్రమే కాకుండా మైక్రోకంట్రోలర్ ఒకేసారి బహుళ పరికరాలను నియంత్రించేంత శక్తివంతమైనదని మేము ప్రదర్శిస్తాము ఇక్కడ మనం ప్రాథమికంగా బహుళ పరికరాలు బహుళ సెన్సార్లు మరియు బహుళ అవుట్ పుట్ పరికరాల ను ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూద్దాం ప్రయోగం గురించి ముందుగా మాట్లాడుకుందాం ఈ ప్రయోగంలో మనం బహుళ సెన్సార్లు మరియు బహుళ అవుట్ పుట్ పరికరాలను ఇంటర్ఫేస్ చేస్తాము మనం చూస్తున్నవి ప్రత్యేక ఇన్పుట్ పరికరాలు అవి పరిసర కాంతి ని సెన్సింగ్ చేయడానికి LDR మరియు పర్యావరణం యొక్క ఉష్ణోగ్రతను గ్రహించడానికి LM35 టెంపరేచర్ సెన్సార్ అలాగే ఇంటర్ఫేసింగ్ అవుట్పుట్ పరికరాలు ఒక రిలే సర్క్యూట్ ఇది మునుపటి ఉపన్యాసంలో మనం చూసినట్లుగా మళ్ళీ LED బల్బును పనిచేయిస్తుంది మరియు ఒక స్పీకర్ ఇప్పుడు మేము మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్న వాతావరణం మొదటి రకానికి చెందినది మనం ఇప్పటికే ముందుగా చూపించిన పరిసర కాంతి ని బట్టి మీరు రిలే ద్వారా ఆటోమేటిక్ గా బల్బ్ ని స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అయ్యేలా చేయవచ్చు మరియు రెండవది ఫైర్ అలారం సిస్టమ్ లాంటిది అయి ఉండవచ్చు ఉష్ణోగ్రతను గ్రహించే ఒక వ్యవస్థ ఉంటుంది మరియు ఉష్ణోగ్రత ముందుగా సెట్ చేయబడిన ఒక నిర్దిష్ట పరిమితిని దాటినప్పుడల్లా అలారం వినిపిస్తుంది మరియు ఆ అలారం కోసం మేము స్పీకర్ సర్క్యూట్ను ఇంటర్ఫేస్ చేసాము ప్రత్యేకంగా ఈ ప్రయోగంలో మనం రిలే స్పీకర్ LDR మరియు LM 35 లను ఇంటర్ఫేస్ చేస్తాము రిలే డిజిటల్ పోర్ట్ లైన్ D3 చేత నడపబడుతుంది ఈ స్పీకర్ పోర్ట్ లైన్ port line0 D5 నుండి ఇంటర్ఫేస్ చేయబడుతుంది LDR సర్క్యూట్ అవుట్ పుట్ అనలాగ్ ఇన్ పుట్ A1 కి అనుసంధానించబడుతుంది మరియు LM35 సెన్సార్ అనలాగ్ ఇన్పుట్ A0 కి అనుసంధానించబడుతుంది ఇప్పుడు పరిసర కాంతి ఇన్పుట్ ఒక ప్రవేశ స్థాయికి పడిపోతే బల్బ్ ఆన్ అవుతుంది అలాగే ఉష్ణోగ్రత పరిమితిని దాటినప్పుడల్లా అలారం మ్రోగుతుంది కనెక్షన్ రేఖాచిత్రం చూద్దాం మొదట ఇది STM బోర్డు మరియు ఇది రిలేసర్క్యూట్ మనం ఇంతకు ముందు చూసినట్లుగానే ఉంటుంది ఒక వైపు మనకు LDR సర్క్యూట్ ఉంది అది పరిసర కాంతిని గ్రహించగలదు రెసిస్టెన్స్ డివైడర్ ఉంది దీని అవుట్ పుట్ అనలాగ్ పోర్ట్ లైన్ A1 కి అనుసంధానించబడి ఉంటుంది మరొక వైపు మీకు LM35 ఉష్ణోగ్రత సెన్సార్ ఉంది అది అనలాగ్ ఇన్పుట్ లైన్ A0 లో అవుట్పుట్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు అలారం కోసం మీకు D5 కి అనుసంధానించబడిన స్పీకర్ ఉంది ఇది PWM కంట్రోల్ అవుట్ పుట్ పోర్ట్ ఉష్ణోగ్రత ఒక పరిమితిని దాటినప్పుడల్లా స్పీకర్ ధ్వనిస్తుంది మరియు కాంతి ఒక స్థాయి కంటే తక్కువగా పడిపోయినప్పుడల్లా రిలే యాక్టివేటెడ్ అవుతుంది మొదట ప్రోగ్రామ్ లాజిక్ చూద్దాం అప్పుడు మేము మీకు కోడ్ చూపిస్తాము ఇక్కడ చూపిన దశలు రిపీట్ అయ్యే లూప్లో నడుస్తాయి మొదట మనం అనలాగ్ ఇన్పుట్ లైన్ A0 పై విలువను తనిఖీ చేయాలి ఇది కాంతి ప్రవేశ స్థాయిని మించి ఉంటే మీరు రిలేను ఆపివేసినట్లు మనం గ్రహించాలి అంటే మీకు కాంతి తగినంత ఉంది లేకపోతే దాన్ని తిప్పండి కనెక్షన్ రేఖాచిత్రాన్ని చూద్దాం మొదటగా ఇది STM బోర్డు మరియు ఇది రిలే రిలే ఆన్ అయితే అంటే బల్బ్ వెలుగుతుంది ఆ తరువాత మీరు ఉష్ణోగ్రత కోసం కూడా ఇలాంటి దాన్ని వివరంగా చూస్తారు పోర్ట్ లైన్ A1 లోని విలువ కొంత పరిమితిని మించి ఉన్నట్లయితే మీరు స్పీకర్ లో ఒక విధమైన అలారం ను సూచించే టోన్ని ప్లే చేస్తారు అలాగే అది లేకపోతే PWM టోన్ ఉండదు అంటే మీరు టోన్ ప్లే చేయరు ఇప్పుడు మనం ప్రోగ్రాం గురించి చూద్దాం ఈ కార్యక్రమం ఇలాగే ప్రారంభమవుతుంది కాబట్టి మీరు D3 పై Pwm Out లైన్ను నిర్వచిస్తున్నారు దీనిని మీరు "బల్బ్" అని పిలుస్తారు ఆపై D6 లో మరొక PwmOut ut ను మీరు "స్పీకర్" అని పిలుస్తారు మరియు LDR మరియు LM35 కు అనుగుణంగా రెండు అనలాగ్ ఇన్పుట్లు A1 మరియు A0 ఉన్నాయి మరియు కొన్ని వేరియబుల్స్ మనం కాంతిని నిర్వచించాము అనలాగ్ ఇన్పుట్లను లెక్కించడానికి ఉష్ణోగ్రత మరియు తాత్కాలిక ఉష్ణోగ్రత విలువను రెండు వేరియబుల్స్ లో నిల్వ చేయడానికి lvalue మరియు tvalue మరియు బల్బును సక్రియం చేయడానికి మనం 50 Hz PWM ను ఉపయోగిస్తున్నాము కాల వ్యవధి 20 మిల్లీసెకన్లు మరియు స్పీకర్ కోసం మనం 3 మిల్లీసెకన్ల వ్యవధిని సెట్ చేసాము అంటే స్పీకర్పై 333 Hz ఫ్రీక్వెన్సీలో ప్లే అవుతుంది అప్పుడు మిగతా ముఖ్యమైన ఫంక్షన్ కి రండి పునరావృతమయ్యే లూప్లో మనం ఇక్కడ కాంతిని క్షుణ్ణం గా ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్నాము వెలుగులో మనం అనలాగ్ ఇన్పుట్ ఫంక్షన్ ldr read ను ఉపయోగిస్తున్నాము అప్పుడు మీరు ఇంతకుముందు చూపించిన ప్రోగ్రామ్ మాదిరిగానే మీరు దానిని స్కేల్ ఫాక్టర్ ద్వారా గుణిస్తున్నారు ఇది కొంత ప్రవేశ విలువను మించి ఉంటే మనం కాంతిని నిలిపివేస్తాము లేదంటే మనం కాంతిని ఆన్ చేస్తాము డ్యూటీ సైకిల్ 0 0 లేదా 1 0 కు సెట్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది అదేవిధంగా ఉష్ణోగ్రత మీరు చదువుతున్న ఉష్ణోగ్రతను మళ్ళీ ఇక్కడ మీరు దాన్ని కొన్ని స్కేల్ ఫాక్టర్ తో గుణిస్తున్నారు నేను 1000 గా ఉపయోగిస్తున్నాను మరియు కొన్ని ప్రవేశాలను తరువాత ప్రయోగం ద్వారా ఎంచుకోవచ్చు మీరు మ్రోగించాలనుకుంటున్న అలారం ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది దీని ప్రకారం మనం స్పీకర్పై నిరంతర గమనికలను ప్లే చేస్తాము లేకపోతే డ్యూటీ సైకిల్ను మనం 0 కి సెట్ చేస్తాము వాస్తవానికి ఈ పంక్తి అవసరం లేదుఇప్పుడు ఈ పంక్తిని కూడా మీరు వదిలివేయవచ్చు ఎందుకంటే ఇది నిజంగా అవసరం లేదు ఎందుకంటే మీరు డ్యూటీ సైకిల్ను 0 కి సెట్ చేసిన తర్వాత పీరియడ్ ఏమిటి అన్నది అవసరం లేదు ఇప్పుడు ప్రదర్శనను చూద్దాం ఈ పంక్తి మీరు విస్మరించవచ్చు ఇది అవసరం లేదు కాబట్టి ఈ కోడ్ను మనం కంపైల్ చేద్దాం దానిని కంపైల్ చేస్తాము దాన్ని సేవ్ చేస్తాము కాపీ చేసి పేస్ట్ చేస్తాము ఇప్పుడు సర్క్యూట్ కు వద్దాం ఇంతకుముందు చూపించినట్లుగా అదే లైట్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ని ఉపయోగించామని చూడండి రిలే మెయిన్లకు అనుసంధానించబడిన స్విచ్ ఉన్న బల్బ్ మరియు మనం అదే LDR సర్క్యూట్ను ఉపయోగించాము LDR అంతరాయం కలిగిస్తే లైట్ ఎలా ప్రకాశిస్తుందో మీరు చూస్తారు ఇది మళ్ళీ విడుదల చేయబడితే లైట్ ఆపివేయబడుతుంది ఇక్కడ మీకు LM35 సెట్టింగ్ ఉంది ఉష్ణోగ్రత పరిమితిని అధిగమిస్తుంది ఇక్కడ అలారం టోన్ ఉంటుంది ఉష్ణోగ్రత ఇప్పుడే నిర్దిష్ట స్థాయికి మించి పెరిగిందని మరియు ఈ అలారం మోగడం ప్రారంభించిందని మీరు చూస్తారు నేను నా వేలితో నొక్కాను తద్వారా ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది మీకు హీటర్ ఉంటే మీరు దానిని చాలా స్పష్టంగా చూపించగలరు ఇది అలారం మ్రోగుతొంది చూడండి ఎందుకంటే ఇది కేవలం ప్రవేశాన్ని దాటుతోంది కాని మనం దానిని కొంచెం ఎక్కువ వేడి చేయగలిగితే చాలా స్పష్టమైన శబ్దం వస్తుంది కాబట్టి ఈ ప్రయోగంలో మనం చూసినది ఏమిటంటే మనం బహుళ పరికరాలను ఇంటర్ఫేస్ చేయవచ్చు ఉష్ణోగ్రత పరిమితిని మించిపోయింది ఇక్కడ మీరు చూసే అలారం టోన్ ఉంటుంది మీరు ఇంటి ఆటోమేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంటిలో చాలా రకాల పరికరాలు కనెక్ట్ చేయబడతాయి ఇప్పుడు ఈ మైక్రోకంట్రోలర్లు తగినంత శక్తివంతమైనవి అలాంటి ఒక పరికరం మొత్తం విషయాన్ని నియంత్రించగలదు ఒక విషయం ఏమిటంటే మీరు మీ ప్రోగ్రామ్ వ్రాసే ప్రకారం కొన్ని పరికరాలు ఇన్పుట్లను పంపుతాయి మరియు నడిచే మోడ్కు అంతరాయం కలిగిస్తాయి కొన్ని పరికరాలను మీరు విడి విడి గా చదవగలరు ఇది పరికరాల రకం మరియు అవి మీకు ఇన్పుట్లను పంపే విధానంపై ఆధారపడి ఉంటుంది తరువాతి ఉపన్యాసాలలో వీటిపై మరిన్ని ప్రదర్శనలను మనం చూస్తాము ఇక్కడ పరికరాల తో బయటి ప్రపంచంతో ఎలా సంభాషించవచ్చో కూడా మీరు చూస్తారు ధన్యవాదాలు